రాబోయే మూడు మాడ్యూళ్ళలో సాహిత్య శోధన గురించి వివరించ బోతున్నాను ప్రతి మాడ్యూల్ సుమారు ఇరవై నిమిషాల వరకు ఉంటుంది మొదటి ఇరవై నిమిషాలు సాహిత్య శోధన యొక్క నేపథ్యం పై స్లైడ్లను ఉపయోగించి విశదీకరిస్తాను తదుపరి ఇరవై నిమిషాలు వివిధ రకాలైన సాహిత్య మూలముల గురించి వివరిస్తాను ఇందులో సాహిత్యం కొరకు ఎలా శోధించవచ్చు మీరు ఉపయోగించగల సాధనాల సమితిలో వాటిని ఎలా నిర్వహించవచ్చు అన్న వివరాలు నేను మీకు చూపించబోతున్నాను అటు పిమ్మట చివరి ఇరవై నిమిషాల్లో మీరు సంగ్రహించిన సాహిత్య సమాచారాన్ని మీరు వ్రాయాలి అని అనుకుంటున్న పరిశోధనా పత్రంలో ఎలా ఉపయోగించవచ్చో చెపుతాను కాబట్టి మనము మొదటగా మనకి ఏ విధమైన హక్కు లేదు అని నిర్ధారణ చేయడం ద్వారా సాహిత్య శోధనను ప్రారంభిద్దాము సాహిత్య శోధన అంటే గూగుల్ లో వెతికి పట్టి తెచ్చే సమాచారము అయితే కాదు కారణము ఏమిటంటే గూగుల్ అంతర్జాలములో వివిధ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వెబ్సైట్లలో ఉన్న సమాచారాన్ని అందచేస్తుంది కానీ సాహిత్య శోధన అంటే ప్రాధమికముగా సాంకేతికముగా అందుబాటులో గల అధికారిక సమాచారము అది ఒక శాస్త్రీయ సంస్థకు సంబంధించినది కావచ్చు లేదా ప్రపంచ వ్యాప్తముగా గల విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న పరిశోధనలకు సంబంధించినది కావచ్చు లేదా వివిధ ప్రయోగశాలలో జరుగుతున్న ప్రయోగాలకు సంబంధించి కావచ్చు గూగుల్ లో మనకి అందుబాటులో ఉన్న వనరులకు దగ్గరగా వచ్చేది మాత్రము గూగుల్ స్కాలర్ కాబట్టి సాహిత్య శోధన అంటే గూగుల్ నుండి తీసుకునే సమాచారము మాత్రము కాదు కాబట్టి మనము ఈ పద్ధతిలో సాహిత్య శోధనను గురించి తెలుసుకోబోతున్నాము మొదటగా ఎందుకు సాహిత్య శోధనలో ప్రవేశించాలి అనే నేపథ్యం గురించి చాలా క్లుప్తముగా మనం చర్చిద్దాము ఆపై మనకి కావలసిన సాహిత్య మూలాలు ఎక్కడ ఉన్నాయి ఆ సాహిత్య మూలాలను వెతకటానికి మనకి గల మార్గాలు ఏమిటి అటు పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్న ప్రాచీన సాహిత్యమును నిల్వ చేస్తున్న ప్రచరణకర్తలు ఎవరు తదుపరి చివరగా ఒక పరిశోధనా పత్రాన్ని వ్రాయడానికి ఉపయోగించగల పద్ధతిలో దానిని సేకరించి ఎలా నిల్వ చేయాలి అన్న విషయాలు చూద్దాము సరే సాహిత్య శోధన మనము ఎందుకు చేయాలనుకుంటున్నాము కాబట్టి మొదటిది ప్రతి శాస్త్రవేత్త ముఖ్యంగా మొత్తం చరిత్రను ప్రతిబింబించలేరని తెలుసుకొనవలసిన అవసరం ఉంది కాబట్టి ఒక నిర్దిష్ట అంశం ఎలా ఉద్భవించింది ఇతరులు ఇప్పటి వరకు ఏమి చేశారు అంటే ఇతరులు ఏవిధమైన వనరులను ఉపయోగించారో మనం తెలుసుకోవాలి ప్రజలు ఎలాంటి విధానాలను ఉపయోగించారు ఏవిధమైన ఖాళీలు ఏర్పడ్డాయి అవి ఎక్కడ ఉన్నాయి మరియు మనము ఎక్కడ సహకరించగలము ఆపై మన జ్ఞానాన్ని ఉపయోగించి ఆ అంతరాన్ని ఎలా భర్తీ చేయగలము కొన్నిసార్లు మనకి తెలిసిన మన ప్రాంతములో మనకి పరిచయము గల సాంకేతిక ప్రక్రియ ఆ సాహిత్యానికి మంచి తోడ్పాటుని అందించవచ్చు మరియు మరి కొన్నిసార్లు మనకి తెలిసిన సాంకేతిక ప్రక్రియ ఒక కొత్త ప్రాంతములో గల సాహిత్యానికి అత్యంత విలువైన తోడ్పాటుని అందచేయవచ్చు కాబట్టి చనువులో కొత్తదనం మరియు కొత్తదనం యొక్క చనువు ఏమిటో మీరు తెలుసుకోవాలి కొత్తదనం అంటే ఏమిటి చనువు అంటే ఏమిటి అని మీరు తెలుసుకోవాలి అలా తెలుసుకోవడానికి సాహిత్య శోధన అవసరం అవుతుంది ఆపై ప్రస్తుత సందర్భంలో ప్రజలు విలువైనదిగా భావిస్తూ ఉండే అంశముపై చాలా తరచుగా మనము అధ్యయనం చేస్తూ ఉంటాము లేదా మన తోటివారు భావిస్తూ ఆ అధ్యయనాన్ని కొనసాగిస్తూ ఉంటారు మనము ఎంత వరకు పని చేశామో తెలుసుకొనుట చాలా ముఖ్యము మరియు మీరు పనిచేయాలి అని అనుకుంటున్న ప్రాంతము లేదా ప్రాంతములో సాహిత్యము యొక్క ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏమి జరిగిందో తెలుసుకోనుటకు సాహిత్య శోధన తప్పక సహాయపడుతుంది మరియు ఆ విషయం యొక్క యథాతథ స్థితిని పొందటానికి మనము పరిశోధన చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి సాహిత్య శోధన చేయడం చాలా ముఖ్యమైన అంశం కాబట్టి సాహిత్య శోధన ప్రారంభంలోనే కాకుండా పరిశోధన చేస్తున్న సమయంలో కూడా చేయాలి కానీ ప్రారంభంలోనే చేస్తే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది పీహెచ్డీ యొక్క పరిశోధనా గ్రంధము రాయటానికి లేదా పరిశోధన ఆధారిత డిగ్రీ చేయటానికి సాహిత్య శోధన అతి ముఖ్యమైనది ఎందుకంటే చాలా తరచుగా పరిశోధన డిగ్రీలు విద్యార్ధి చేసిన అసలైన పనిని ఆధారముగా చేసుకొని ఇవ్వబడతాయి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సరే నకిలీలు ఇక్కడ ఆమోదయోగ్యం కాదు ప్రజలు వేరే చోట ఏమి చేసారు మీరు పనిచేస్తున్న పరిశోధనా ప్రాంతంపై ప్రపంచంలో ఇతర ప్రాంతములలోని ప్రజలు ఏమి చేస్తున్నారో తెలుసుకోవటం చాలా ముఖ్యం మరియు కొన్ని సందర్భాలలో మీరు పనిచేస్తున్న పరిశోధనా అంశంపై నేపథ్యాన్ని కలిగి ఉండటం జ్ఞానం కలిగి ఉండటం కూడా ముఖ్యమే మీ పని కోసం సందర్భాన్ని స్థాపించండి మరియు ముఖ్యం కూడా మేము సరే పని చేస్తున్న మరియు మీరు పనిచేస్తున్న పరిశోధనా అంశములో గల క్రమరాహిత్యాలను అంతరాలను ఎత్తి చూపటానికి ఇప్పటి వరకు ఏమి జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఒక పరిశోధనా గ్రంధము రాసే సందర్భంలో పరిశోధన విశ్లేషణ మరియు సాహిత్య శోధన అత్యంత ముఖ్యం కాబట్టి ఈ సాహిత్యము మనకి ఎక్కడ దొరుకుతుంది కాబట్టి చాలా తరచుగా మనకు వివిధ మార్గాలు ఉన్నాయి మరియు నేను వాటిని ఒక్కొక్కటిగా వాటిని చూపించబోతున్నాను మొదటి మార్గం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అందుబాటులో ఉంది అది ఓపెన్ యాక్సెస్ దురదృష్టవశాత్తు ఒక పత్రికను ప్రచురించటానికి అయ్యే ఖర్చు లేదా ఒక సదస్సులో సమర్పించిన పత్రాలను పునరుత్పాదక పద్ధతిలో చాలా కాలము వరకు భద్రపరచటానికి ప్రచురణకర్తలు కొంత డబ్బు ను ఖర్చు చేస్తారు కాబట్టి ప్రతి దానిని ఉపయోగించుకొనుటకు కొంత చందా ఖర్చు ఉందని అర్థం అందువల్ల ఓపెన్ యాక్సెస్ లో ఇది బహిరంగంగా ఉంటుంది శాస్త్ర సంబంధమైనవి అందుబాటులో ఉన్న పురాతన సమాచారం చాలా పరిమితం కానీ వారు మనము ఆ దిశగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంఖ్య పెరుగుతోంది కాబట్టి ఓపెన్ యాక్సెస్ అందుబాటులో ఉంది మరియు మేము ఓపెన్ యాక్సెస్ కింద ఎలాంటి పత్రికలు అందుబాటులో ఉన్నాయో చూద్దాము మరియు భారతదేశంలో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇండెస్ట్ అనే కార్యక్రమమును అభివృద్ధి చేసింది ఈ కార్యక్రమాన్ని ఐఐటి ఢిల్లీ సమన్వయం చేస్తున్నది ఈ కార్యక్రమము క్రింద దేశములో గల వివిధ విద్యాసంస్థలకు పెద్ద సంఖ్యలో సాహిత్య వనరులు అందించబడతాయి అవి వివిధ సమూహాలుగా వర్గీకరించబడ్డాయి సమూహము 1 సమూహము 2 సమూహము 3 లాగా అనగా మీ పరిశోధనా సంస్థ లేదా విశ్వవిద్యాలయము లకు ప్రభుత్వమే నిధులు సమకూర్చితే అప్పుడు చాలా వరకు సాహిత్య శోధనకు అవసరమైన కొన్ని మూలాలను ఇండెస్ట్ కార్యక్రమము ద్వారా పొందవచ్చు మా విద్యాసంస్థ కి అందుబాటులో ఉన్నఅన్ని మూలాలను మేము ఇండెస్ట్ ద్వారా పొందగలము అటుపై ఇతర సంస్థలకు అందుబాటులో ఉన్న వాటిని కూడా మేము చూడగలము మరియు వాటిని సందర్శనకు మేము వెళ్ళవచ్చు అనుమతి తీసుకోవచ్చు మరియు అక్కడ సాహిత్య శోధన చేయవచ్చు కానీ చాలా తరచుగా ఇండెస్ట్ ద్వారా పొందిన సాహిత్య వనరులు సరిపోవు కాబట్టి కొన్ని సంస్థలు తమ వనరులను నిర్వహించు కొనుటకు కొంత అదనపు డబ్బును ఖర్చు చేస్తాయి ఆ మొత్తాన్ని గ్రంథాలయాల నుండి చందాల రూపములో వసూలు చేస్తాయి అవి మీ గ్రంథాలయము నందు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండాలి మీ గ్రందాలయ అధికారి తో సన్నిహితంగా ఉండండి మరియు మీ గ్రంథాలయము సభ్యత్వం పొందిన పత్రికలు ఏమిటో అన్నింటి గురించి తెలుసుకోండి మరియు ఆలస్యంగా అయినా కొన్ని అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నం కూడా జరిగింది రచయితలు తమ సొంత ప్రచురణలను పోర్టల్ లో పంచుకోవడానికి అనుమతించబడ్డారు ఇక్కడ అభ్యర్థన మేరకు సాహిత్యాన్ని పంచుకోవడం సాధ్యమే కాబట్టి వీటిని పీర్ షేరింగ్ సోర్సెస్ అని అంటారు కాబట్టి రీసెర్చ్ గేట్ మరియు అకాడెమియా ఎద్యు academia edu లు అటువంటి పీర్ షేరింగ్ సోర్సెస్ అవి కూడా ఎంతో కొంత మొత్తంలో సాహిత్యాన్ని అందించగలవు కాబట్టి మనం మాట్లాడుతున్న ఈ సాహిత్య వనరులు ఏమిటి మనము ప్రాథమికంగా పత్రికలు పరిశోధన నివేదికలు సమావేశ కార్యకలాపాలు అధికారిక ప్రచురణలు ప్రమాణాలు సిద్ధాంతాలు వ్యాసాలు మొదలైన వాటి గురించి తెలుసుకోగలుగుతున్నాము కొన్నిసార్లు భవిష్యత్తులో రాబోయే ప్రచురణలు కూడా సాహిత్య మూలాలుగా పనిచేయవచ్చు వాటిని సూచించడానికి మనకు ఒక సూచిక ఒకటి తప్పకుండా ఉండాలి తద్వారా గ్రంథ పూర్తయినప్పుడల్లా గ్రంథ వివరణ పట్టికలో ఆ వివరాలు ఉంచగలము మనము వాటిని మన పత్రంలో నవీకరించగలుగుతాము మరియు రచనల సంకలనాలు మరియు సమీక్షలు సూచన పుస్తకాలు చేతి పుస్తకాలు మొదలైన సాహిత్యం యొక్క ద్వితీయ వనరులు కూడా ఉన్నాయి పాఠ్యపుస్తకాలు మోనోగ్రాఫ్లు మరియు నైరూప్య సేవలు ఇవన్నీ సాహిత్య శోధకాలుగా కూడా పనిచేస్తాయి మరియు నిఘంటువులు వార్షిక పుస్తకాలు గ్రంథ పట్టికలు ద్వితీయ వనరుల జాబితాలు వంటివి కూడా మూడవ సాహిత్య వనరులుగా ఉపయోగించబడతాయి కాబట్టి మేము సాహిత్య శోధనలో తో ముందుకు వెళ్ళాలంటే సాహితి పరిభాషతో మనకు కొంత పరిచయం ఉండాలి మనము సూచించదలిచిన ప్రతి పుస్తకమునకు ISBN సంఖ్య అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ ఉండాలి ప్రాథమికంగా ఈ సంఖ్య ప్రపంచంలో గల ఏ పుస్తకాన్ని అయినా ఎవరైనా గుర్తించటానికి అనుమతిస్తుంది అది అందుబాటులో ఉంటే దాని మూలాన్నిముద్రణ చేయవచ్చు ISBN సంఖ్య లేని పుస్తకం ఏదైనా కొంతకాలం తర్వాత కనుగొనబడదు మరియు మనము ఒక పుస్తకాన్ని సూచించదలిచినప్పుడల్లా దానిని గమనించడం చాలా ముఖ్యం అదేవిధంగాఏదైనా జర్నల్ ని మనం సూచించదలిస్తే దానికి ISSN సంఖ్య ఉండాలి మరియు ఇది వార్తాపత్రికలకు కూడా వర్తిస్తుంది మరియు ISSN సంఖ్య కొన్ని పరిధి లలో ఉంటుంది దీని పై మనము దృష్టి పెట్టాలి సాధారణంగా కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ను సూచిస్తున్నప్పుడు సాధారణంగా ISSN సంఖ్యను కలిగి ఉంటుంది మరియు ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో మన యొక్క ప్రతి పత్రాన్ని నేరుగా పొందటానికై వాటికి ఒక గుర్తింపును కలిగి ఉండాలనుకుంటున్నాము మరియు అటువంటి చొరవ ఇప్పుడు అందుబాటులో ఉంది మరియు ఈ సంఖ్య డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ అనే పేరుతో మనకు అందుబాటులో ఉంది అది DOI సంఖ్య కాబట్టి సాహిత్యం ఆన్లైన్లో లభించే ప్రతి పత్రం అది బహిరంగ సాహిత్యం కావచ్చు దానికి DOI సంఖ్య ఉంటుంది మరియు DOI సంఖ్యను యుఆర్ఎల్ అనువదించే సంస్థ ఉంది పూర్తి నిర్దిష్ట వనరులు అందుబాటులో ఉంటాయి మరియు టెక్స్ట్ మొత్తము పూర్తి చేసినప్పుడు వనరుల కదలికలు మ్యాపింగ్ DOI ఏజెన్సీ చేత సవరించబడతాయి మరియు అందువల్ల ఆ వనరు తన వాస్తవ కదలికను కొనసాగిస్తున్నందున మనము ఆ వనరును వాస్తవ స్థానము నుండి పొందగలము మరియు మీరు ఆన్లైన్ లో అందుబాటులో గల వనరును సూచించబోతున్నట్లయితే నిర్దిష్ట వనరు యొక్క DOI సంఖ్యను నిర్ధారించుకోండి తద్వారా మీరు దానిని ఆ సంఖ్యను ఉపయోగించి సూచించవచ్చు వాస్తవానికి మనము తెలుసుకోవలసిన ఇతర విషయాలు కూడా ఉన్నాయి వాటిని UDC కేటలాగ్ అని పిలుస్తారు ఇది ప్రాథమికంగా గ్రంధాలయము లో భౌతికంగా ఉన్న పుస్తకాన్ని సూచిస్తుంది ఒక గ్రంథ సమాచారం యొక్క ఆకృతి అనేక పద్ధతులలో వస్తాయి మరియు అలాంటి పద్ధతులలో రెండు పద్ధతులు బాగా ప్రాచుర్యం పొందాయి ఒకటి RIS ఆకృతి మరియు BIB ఆకృతి ఈ రెండు రకాలైన ఆకృతుల వివరాలు మరియు ఎలాంటి ఫీల్డ్లు అందుబాటులో ఉన్నాయి అనే వాటి గురించి సాహిత్య శోధనను ఎలా సేకరించాలి అన్న విషయాలు చెప్పేటప్పుడు ఒక ప్రదర్శన ద్వారా క్లుప్తంగా వివరిస్తాను మరియు సాహిత్య శోధన చేసేటప్పుడు మనం తెలుసుకోవలసిన మరికొన్ని విషయాలు ఉన్నాయి అవి జర్నల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి ఒక నిర్దిష్ట జర్నల్ లోని వ్యాసాలను ఇతర జర్నల్స్ ఇతర వ్యాసాలు ఎన్నిసార్లు సూచిస్తున్నాయో చూపించే సంఖ్య ఈ సంఖ్య ప్రాథమికంగా ఆయా వ్యాసాలను ఇతర శాస్త్రవేత్తలు చదవడం మరియు ఉపయోగించడం ఎంత తరచుగా చేయబడుతున్నాయో మీకు తెలియజేస్తుంది కాబట్టి ఒక నిర్దిష్ట ప్రాంతంలో గల రెండు జర్నల్స్ ని మీరు పోల్చాలనుకుంటే అప్పుడు ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న జర్నల్ లో గల వ్యాసాన్ని మాత్రమే చదువుతారు మరియు మరింత తరచుగా సూచిస్తారు మరియు ఇది చాలా వివాదాస్పదమైన సంఖ్య వివిధ పరిశోధన ప్రాంతాలలో గల వ్యాసాలను ఈ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ తో పోల్చలేము ఒక పరిశోధనా ప్రాంతంలో పరిశోధన చాలా చురుకుగా కొనసాగుతోంది సహజముగా ఆ ప్రాంతము పై పెద్ద సంఖ్యలో పరిశోధకులు పనిచేస్తూ ఉంటారు అప్పుడు సహజముగా ఆ జర్నల్ అధికమైన ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ని కలిగి ఉంటుంది మరియు మరికొన్ని సమాజాలలో పరిశోధనా సంఘాలలో ఇక్కడ జరిగే పరిశోధనల సంఖ్య పరిమితం శాస్త్రవేత్తల సంఖ్య పరిమితం అప్పుడు జర్నల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ దిగువ వైపున ఉంటుంది కాబట్టి ఒక జర్నల్ తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైనదిగా చెప్పటానికి ఇది ఒక సంపూర్ణ పద్ధతి కాదు కానీ రెండింటిని పోల్చడానికి ఇది మీకు ఒక సాపేక్ష భావాన్ని ఇస్తుంది సైటేషన్ ఇండెక్స్ అని కూడా ఉంది ఇది పత్రిక యొక్క కథనం గురించి ఆ కధనం ఎన్ని సార్లు ఉదహరించబడింది మనము కొన్ని వ్యాసాలను సైటేషన్ క్లాసిక్స్ అని పిలుస్తాము దీని అర్థం ఏమిటంటే చాలా మంది ప్రజలు బహుశా వందల మంది సూచించిన వ్యాసం ఒకటి ఉంది అప్పుడు మీరు దానిని క్లాసిక్ అని పిలుస్తారు మరియు సైటేషన్ ప్రాథమికంగా ఎన్నిసార్లు ఇతర విజయవంతమైన పత్రికా ప్రచురణలచే సూచించబడుతుంది h ఇండెక్స్ మళ్ళీ వివాదాస్పద సూచిక ఇది ప్రాథమికంగా ఒక నిర్దిష్ట రచయిత యొక్క ప్రచురణలు ఎన్నిసార్లు ఉదహరించబడ్డాయి అని సూచిస్తుంది మరియు వాటిలో ఎన్ని ప్రచురణలు రచనల సంఖ్యను మించిపోయాయి అంటే ప్రాథమికంగా ఒక రచయితకు h ఇండెక్స్ n ఉందని చెప్పినప్పుడు అతనికి n పత్రాలు ఉన్నాయి అవి n సార్లు లేదా అంతకంటే ఎక్కువ ఉదహరించబడ్డాయి అని అర్ధము కాబట్టి అధిక h ఇండెక్స్ ఉన్న రచయిత అతని ప్రచురణలు విస్తృతంగా చదవబడుతున్నాయి మరియు విస్తృతంగా సూచించబడుతున్నాయి మరియు చాలా మటుకు అతను మరింత విజయవంతమైన శాస్త్రవేత్త కాబట్టి సాహిత్యాన్ని శోధించడానికి వివిధ వ్యూహాలు ఏమిటి క్రొత్తవారికి ఇది చాలా ముఖ్యమైనది అతను లేదా ఆమె ప్రాంతంలోని గల సాహిత్యాన్ని శోధించడంలో పరిశోధన చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే ఫోకస్ ప్రాంతానికి రావడానికి అందుబాటులో ఉన్న సమయం చాలా తక్కువ మరియు మనము అంతరాలను చాలా త్వరగా గుర్తించాలితద్వారా మనం కొనసాగించాలనుకుంటున్న పరిశోధనపై దృష్టి పెట్టవచ్చు కాబట్టి సాహిత్యాన్ని శోధించడానికి మనం మూడు ప్రధాన వ్యూహాలను అనుసరిస్తాము మొదటి వ్యూహం ప్రాథమికంగా కీవర్డ్ ని ఉపయోగించటం కీవర్డ్ శోధన అర్థం ఏమిటంటే ఒక పదాన్ని ఉపయోగించటం ద్వారా లేదా రచయిత యొక్క పేరు ఉపయోగించి మనము వెతుకుతున్న పరిశోధన అంశము యొక్క ఫలితాన్ని గుర్తించటం వ్యాసము లో ప్రస్తావించబడిన ఒక కీవర్డ్ని కూడా మనం ఉపయోగించవచ్చు కాబట్టి ముఖ్యంగా ఇది ఒక నిర్దిష్ట పరిశోధనా పత్రాన్ని గుర్తించటానికి అవసరమయ్యే పదాలతో రావడం లాంటిది మరియు దీనిలో ఆ వ్యాసాన్ని గుర్తించటానికి దీనిలో చాలా వైవిధ్యాలు ఉన్నాయి త్వరలో దీన్ని ఎలా చేయగలమో మనము చూస్తాము శోధించడానికి మరో రెండు మార్గాలు కూడా ఉన్నాయి కొన్ని డేటాబేస్ లు అందుబాటులో ఉన్నాయి అవి వివిధ జర్నల్స్ మరియు కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ యొక్క సంపుటాలు వాటిని పొందాలంటే మీరు వాటిలో సభ్యత్వం ఉండాలి ఇన్స్పెక్ మరియు కామ్పేడెక్స్ ఇలాంటి డేటాబేస్ లు పబ్మెడ్ అనేది వైద్య సంబంధితమైన సంఘం కోసం మరియు మనకు మాథ్స్సైనెట్ మరియు కెమికల్ అబ్స్ట్రాక్ట్ సేవలు ఉన్నాయి కాబట్టి మన గ్రంథాలయాలకు ఈ డేటాబేస్లకు ప్రాప్యత ఉంటే అప్పుడు మనకు ఒకే చోట పెద్ద సంఖ్యలో కథనాలు మరియు సమావేశ కార్యకలాపాలను శోధించగలిగే సామర్థ్యం ఉంటుంది మందమైన కాలక్రమ శోధన ప్రాథమికంగా దీని అర్థం ఏమిటో మనం ఈ వ్యాసంలో చూడబోతున్నాం మరియు ఈ వ్యాసం కంటే పాత పత్రాలు ఏమిటో చూద్దాము ఇవి ప్రాథమికంగా ఉంటాయి ఆపై ఆ సూచనలలో చూడండి వాటికి సంబంధించిన అంశములు ఏమిటి ఆపై పునరావృతమయ్యే సమయానికి తిరిగి వెళుతుంది కాబట్టి ఈ విధంగా వాస్తవానికి మనం వెళ్ళవచ్చు మరియు నిర్దిష్ట పరిశోధనా ప్రాంతం యొక్క మొత్తం నేపథ్యాన్ని కనుగొనవచ్చు ఫార్వర్డ్ కాలక్రమ శోధన అనేది వేరే పద్ధతిలో పనిచేసే విషయం మనము మొదట ప్రాథమికంగా మన పరిశోధనా ప్రాంతంలో చాలా ముఖ్యమైన పత్రాన్ని గుర్తించాలి ఆపై మనము ఈ ప్రత్యేకమైన పత్రము ఉదహరిస్తున్న ప్రచురణలు ఏమిటో అన్నీ చూడాలి అంటే అవి భవిష్యత్తులో రాబోతున్నాయి మేము 1994 లో చాలా మంచి పరిశోధనా పత్రాన్ని గుర్తించాము అప్పుడు 94 తరువాత ప్రచురించబడిన అన్ని పత్రాలు వీటిని సూచిస్తున్నాయి ఈ ప్రత్యేక పత్రము మరియు వాటిలో కొన్ని మనకు చాలా సందర్భోచితంగా ఉంటాయి ఆపై మనము వాటిని ఎంచుకుంటాము ఆపై తరువాత ఆయా పత్రాలను చూస్తాము ఆ ప్రత్యేక పత్రాలను ఉదహరిస్తాము మరియు ఆ విధంగా మనం సమయానికి ముందుకు వెళ్ళవచ్చు సహజంగానే మనం శోధిస్తున్న సంవత్సరం వరకు మాత్రమే రావచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ప్రచురించబడే పత్రము ఈ సమయంలో మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు వాల్యూమ్ ద్వారా కావచ్చు సంఖ్య వారీగా ఒక సంవత్సరం ముందు వరకు ఉండవచ్చు రాబోయే కొన్ని పత్రాలను మనం చూడగలం కానీ అంతకు మించి కుదరదు కాబట్టి మనము ఉపయోగించగల సమాచార వనరులు ఏవి ఎక్కడ సిటేషన్ సమాచారం అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ సభ్యత్వం అవసరం మరియు అలాంటి రెండు మూలాలు నేను మీకు చూపించబోతున్నాను ఒకటి థామ్సన్ ISI సంస్థ యొక్క వెబ్ ఆఫ్ సైన్స్ మరియు మరొకటి స్కోపస్ మరియు ఈ రెండు సిటేషన్ సమాచార వనరులలో అత్యంత ప్రాచుర్యం పొందాయి మరియు ఈ వనరులను ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రాంతంలో ముఖ్యమైన పరిశోధన ఫలితాలును ఎలా చూడాలో నేను ఒక ప్రదర్శన ద్వారా మీకు చూపించబోతున్నాను ప్రచురణకర్తల గురించి ఒక మాట జర్నల్ రూపాలలో గల సుమారు ఎనభై శాతం ప్రచురణలను నేను చాలా పరిమిత సంఖ్యలో గల సంస్థ లచే ప్రచురించబడిన గ్రంధాల జాబితా ఇక్కడ ఉన్నది ఎల్సెవియర్ మరియు స్ప్రింగర్ వారు ప్రపంచంలోని పత్రిక ప్రచురణలలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంటారు మరియు ఆ తర్వాత టేలర్ మరియు ఫ్రాన్సిస్ గ్రూప్ నేచర్ పబ్లికేషన్స్ గ్రూప్ మరియు మానే పబ్లిషింగ్ వస్తుంది ఆపై అమెరికన్ ఫిజికల్ సొసైటీ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ మొదలైన వివిధ సమాజాలు ప్రచురించే పత్రికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఇవి వివధ సమాజాలచే ప్రచురించబడిన జర్నల్స్ మరియు వీటిని ప్రచురణా సంస్థలు కూడా ప్రచురిస్తున్నాయి కాబట్టి ఈ ప్రచురణకర్త యొక్క ఆన్లైన్ వనరుల వెబ్సైట్లను ఏమిటో మనం తప్పక తెలుసుకోవాలి కనుగొనాలి తద్వారా మనము అక్కడ మనకు అవసరమైన వ్యాసాల కోసం మనం శోధించవచ్చు ఆన్లైన్ కథనాలు పూర్తి టెక్స్ట్ రూపంలో సంబంధిత ప్రచురణకర్తల పోర్టల్స్ నుండి అందుబాటులో ఉంటాయి కాబట్టి సైన్స్ డైరెక్ట్ అనేది ఎల్సెవియర్ నడుపుతున్న అటువంటి పోర్టల్ స్ప్రింగర్ లింక్ అనేది స్ప్రింగర్ ప్రచురణ సమూహం నడుపుతున్న పోర్టల్ మరియు నేను ఇక్కడ జాబితా చేస్తున్న ఆన్లైన్ వనరులలో ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి మనము ఆ సైట్లలో కొన్నింటిని తెరుస్తాము సభ్యత్వం పొందకుండా అందుబాటులో ఉన్న పూర్తి పత్రాలను ఎలా పొందగలమో చూద్దాము కాబట్టి కొన్నిసార్లు ప్రచురించబడుతున్న వ్యాసాలు మన జోక్యము లేకుండా మనకు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే క్రొత్త వ్యాసాలూ ఏమైనా వచ్చాయా అని తనిఖీ చేయటానికి ప్రతి నెలా మనము వెబ్సైట్కు వెళ్ళవలసిన అవసరం లేదు RSS ఫీడ్ కంటెంట్ అని ఒకటి ఉంది కంటెంట్ సబ్స్క్రిప్షన్ కాబట్టి మన ఇమెయిల్ను సంబంధిత ప్రచురణకర్తలతో నమోదు చేసుకోవచ్చు ఆపై వారి వద్ద ఏమైనా ప్రతి నెల కొత్త వ్యాసాలు క్రొత్త కథనాలు ఉన్నట్లయితే లేదా ఉంటే వారు మనకు నవీకరిస్తారు లేదాతెలియచేస్తారు ఆ విధంగా సాహిత్య శోధన కొనసాగేటట్లు మనం చూడవచ్చు మనము వెళ్లి శోధించడం కంటే మన ఇన్బాక్స్లలోకి అవి నెట్టబదాతాయి సహజముగా మన ఇమెయిల్లలోకి లింక్లతో వచ్చే కథనాలను యాక్సెస్ చేయడం కోసము మా లైబ్రరీ సభ్యత్వము అవసరం అయితే ప్రాథమిక సమాచారం శీర్షిక రచయితలు మరియు వాల్యూమ్ ఇష్యూ సంఖ్య మరియు పేజీ వంటి వ్యాస వివరాలు వంటివి మొదలైనవి ఈ సభ్యత్వాల ద్వారా మన ఇన్బాక్స్లో అందుబాటులో ఉంటాయి కొన్నిసార్లు అది ప్రత్యేక ఆసక్తి సమూహ వెబ్సైట్లను సందర్శించడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక ఉదాహరణ imechanica org ఇది మెకానికల్ ఇంజనీరింగ్ కమ్యూనిటీకి ఆసక్తి సమూహం ఈ సమూహాలు లేదా ఈ సమూహ వెబ్సైట్లు ప్రాథమికంగా దానిలో కొనసాగుతున్న పని గురించి చర్చిస్తాయి ఇదొక ప్రత్యేక డొమైన్ కాబట్టి చురుకైన మీ పరిశోధన ప్రాంతం కోసం అలాంటి కొన్ని సైట్లను తనిఖీ చేయడం చాలా మంచి ఆలోచన కాబట్టి మనం వ్రాయాలనుకున్నప్పుడు మనము ప్రాథమికంగా సూచనలనుసంఖ్యా పద్దతిలో నిర్వహించాలి పత్రాన్ని ప్రస్తావించే క్రమంలో ఒకదాని తరువాత ఒకటి ఉండవచ్చు లేదా కాలక్రమానుసారం లేదా అక్షర క్రమం ఆధారముగా ఉంచవచ్చు నిర్దిష్ట పత్రం కోసం సూచనలు అవసరమయ్యే భిన్నమైన శైలులు ఏమిటో మనకు తెలుసు ఇది విశ్వవిద్యాలయం నుండి విశ్వవిద్యాలయానికి మరియు ప్రచురణకర్త నుండి ప్రచురణకర్తకు మారుతూ ఉంటుంది ప్రచురణల కోసం మన గ్రంధప్రతిని పంపాలనుకుంటున్నాము కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది ఉదాహరణకు మూలాన్ని ఉపయోగించే శైలిని బట్టి లక్ష్యాన్ని బట్టి రిఫరెన్స్ మేనేజర్ ద్వారా మా పత్రము లోని సమాచారాన్ని మార్చగలం నేను రిఫరెన్స్ మేనేజర్లలో కొన్నింటిని మీకు పరిచయం చేస్తాను నాకు బాగా ఇష్టమైనది జాబ్రీఫ్ ఇది ఓపెన్ సోర్స్ మరియు ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ నేను నిజానికి ఈ సాఫ్ట్వేర్ యొక్క ప్రదర్శన చాలా క్లుప్తంగా చేస్తాను నేను ఇక్కడ జాబితా చేసిన వాటిలో సభ్యత్వము ద్వారా పొందేవి కూడా చాలా ఉన్నాయి మరియు వాటిలో కొన్ని మీ విశ్వవిద్యాలయం లో మీ గ్రందాలయ సభ్యత్వము ద్వారా పొందవచ్చు రిఫరెన్స్ మేనేజర్ల గురించి మీరు ఖచ్చితంగా మీ విశ్వవిద్యాలయానికి సూచనల మేరకు అందుబాటులో ఉన్న వాటిని మీ గ్రంధాలయములో తనిఖీ చేయండి వికీపీడియాలో రిఫరెన్స్ మేనేజర్ల సాఫ్ట్వేర్ గురించి చాలా మంచి పోలిక కూడా ఉంది ముందు మీరు దాన్ని పరిశీలించి ఏవి ఉపయోగించాలో నిర్ణయించుకోండి మరియు కొన్ని పాయింటర్లతో ఈ స్లైడ్ల కోసం ఇప్పటి వరకు నాకు సహాయం చేసిన ప్రొఫెసర్ కె రామమూర్తి మరియు నా సహచరులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను